ఈ రోజు మన০ ఆటల అంశానికి వెళ్లాలనుకుంటున్నాము కంప్యూటింగ్ సమయం ప్రారంభం నుండి గేమ్ ప్లేయింగ్ కంప్యూటర్ శాస్త్రవేత్తలు ను ఆకర్షించింది చెస్ ఆడే ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి వాన్ న్యూమాన్ మరియు 50 వ దశకం ప్రారంభంలో అలెక్స్ బెర్న్స్టెయిన్ ఒక ప్రోగ్రాం రాశారని మరియు శామ్యూల్ చెకర్స్ ఆడటానికి ఒక ప్రోగ్రాం రాశాడు మరియు మొదలగునవి ముఖ్యంగా మనం ఆటల ను ఎందుకు ఇష్టపడతాము మీరు ఆటలను ఇష్టపడతారని మీరు చెప్పగలరు ఎందుకంటే అవి బాగా నిర్వచించిన నియమాలను కలిగి ఉంటాయి మీరు వాస్తవ ప్రపంచ సమస్యలు లేదా కంప్యూటర్ దృష్టి మరియు నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సమస్యలు లేదా TSP సమస్యలు మరియు అలాంటి వాటిని పరిష్కరించవచ్చు ముఖ్యంగా వాస్తవ ప్రపంచ సమస్యలు ఎందుకంటే అవి బాగా నిర్వచించబడ్డాయి కానీ కొన్ని ఇతర సమస్యలు బాగా నిర్వచించబడలేదు అయితే ఆటలకు స్పష్టమైన నియమాలు ఉన్నాయి ఇది మీరు చేయగలిగే కదలికలు మీకు చెబుతుంది వీటిలో మూల్యాంకనం చేయడం చాలా సులభం నిర్ణయించడం చాలా సులభం ఆటగాడు ఓడిపోయినప్పుడు లేదా ఆటగాడు గెలిచినప్పుడు నియమాలు మీకు తెలియజేస్తాయి కాబట్టి తీర్పు చెప్పడం సులభం యాదృచ్ఛికంగా మన০ మాట్లాడుతున్న ఆటలు విద్యార్థులలో ప్రసిద్ధి పొందిన ఆటలు కాదు ఇక్కడ వీటిలో ఇతరులను కాల్చడం ఉండదు మన০ సరళమైన ఆటల గురించి మాట్లాడుతున్నాము అవి చెస్ చెక్కర్స్ లేదా అలాంటివే కానీ వాస్తవం ఏమిటంటే ఈ రెండు లక్షణాల కారణంగా ఆటలు అవి బాగా నిర్వచించబడ్డాయి మరియు మూల్యాంకనం చేయడం సులభం లేదా మీ తార్కిక అల్గోరిథంలు లేదా శోధన అల్గారిథమ్లను అంచనా వేయడానికి ఎల్లప్పుడూ మంచి మాధ్యమం మీరు ఉపయోగిస్తున్న టెక్నిక్ ఏమైనప్పటికీ నా ఉద్దేశ్యం మాత్రమే కాదు వాస్తవ ప్రపంచంలో కూడా మీరు మన దేశాన్ని పరిశీలిస్తే అక్కడ ఉన్న రాజకీయ నాయకుల పిల్లలు కూడా రాజకీయ నాయకులు అని మీరు ఉహించవచ్చు అది వారి ఏకైక యోగ్యత ఒక సినీ నటుడికి పిల్లలు ఉన్నారు వారు సినీ తారలుగా మారతారు మళ్ళీ అది వారి ఏకైక యోగ్యత అనిపిస్తుంది అయితే మీరు క్రీడా ప్రపంచాన్ని చూస్తే క్రీడా పురుషుల పిల్లలు తప్పనిసరిగా కాకపోయినా క్రీడల ప్రపంచాన్నితో ప్రారంభం చేస్తారు మన వద్ద ఉన్న గొప్ప బ్యాట్స్మన్లలో ఒకరైన సునీల్ గవాస్కర్ను చూడండి అతని కుమారుడు రోహన్ గవాస్కర్ ముఖ్యంగా భారత జట్టులో చేరాడు అతను రాజకీయ నాయకుడైతే అతను ఇప్పుడు ప్రసిద్ధుడు అయ్యేవాడు ఎందుకంటే మీకు పక్షపాతం లేని వాళ్ళ ఆటలను అంచనా వేయడం సులభం మీరు గెలుస్తారు లేదా ఓడిపోతారు అంతే ఇప్పుడు ఆట సిద్ధాంతం ఆట ఆడటం ద్వారా పొందవచ్చు కాబట్టి ఆట సిద్ధాంతంతో కలిసి ఉన్నప్పుడు ఏమి అని పిలవచ్చు ఆట సిద్ధాంతం యొక్క ఈ రంగాన్ని కనిపెట్టిన ఘనత ఎవరు ఆట సిద్ధాంతాన్ని కనుగొన్న ఘనత పొందిన వ్యక్తి వాన్ న్యూమాన్ కానీ ఆట సిద్ధాంతం అంటే ఏమిటి మనం మల్టీ ఏజెంట్ దృష్టాంతంలో హేతుబద్ధమైన ఎంపిక అని అర్థం కాబట్టి ముఖ్యంగా ఆట సిద్ధాంతం మనం మొదటి ఏజెంట్ పరిస్థితి నుంచి బయటపడిన మొదటి స్థానం ఇప్పటివరకు మన০ పరిశీలించిన శోధన అల్గోరిథంలో లేదా మరేదైనప్పటికీ ఒక ఏజెంట్ ఒక సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాడు మరియు మీరు ఆ సమస్యను పరిష్కరించే విధానాలు ఏమిటో చూస్తున్నారు ఆట సిద్ధాంతంలో మన০ మొదటిసారి ఒకటి కంటే ఎక్కువ ఆటగాళ్లను పరిచయం చేస్తాము మరియు అందువల్ల ఇతర ఆటగాళ్ల చర్యలను మనం పరిగణనలోకి తీసుకోవాలి మరియు ముఖ్యంగా మనం లిస్నింగ ప్రక్రియలో భాగం కావాలి ఇప్పుడు ప్రిసొనెర్స్ డెలిమ్మ Prisoner's Dilemma అని పిలువబడే ఈ ఆట గురించి నేను ఆశ్చర్యపోతున్నాను కాబట్టి నేను ఈ ఆటను మీకు మరింత సుపరిచితమైన నేపథ్యంలో పరిచయం చేస్తాను ఈ ఆటకు సంబంధించినంతవరకు ఇద్దరు ఆటగాళ్ళు ఉన్నారని చెపుదాం నేను ఇక్కడ పే ఆఫ్ రాయబోతున్నాను కాబట్టి ఇద్దరు ఆటగాళ్ళు ఉన్నారు ఒక ఊహాత్మక దేశం లో మోసానికి గురైన ఇద్దరు విద్యార్థులు ఉన్నారు మరియు డీన్ వారిని ప్రత్యేక గదిలో ఉంచారు మరియు వారు ఒకరికొకరు సహాయం చేశారా లేదా మోసం చేశారా అని ఒప్పుకోమని అడుగుతున్నారు ప్రతిఫలం ఎలా ఉంటుంది నాకు చెప్పండి మీరు ఈ ఆటను డిజైన్ చేస్తున్నారు అందులో ఒక ఆటగాడు మీరు మరియు ఇది మరొక ఆటగాడు మీకు రెండు ఎంపికలు ఉన్నాయి మీరు ఒప్పుకోవాలి లేదా మీరు తిరస్కరించాలి అదేవిధంగా ఇతర ఆటగాడికి రెండు ఎంపికలు ఉన్నాయి ఒప్పుకోవాలి లేదా తిరస్కరించాలి ఆట మొదట నిర్వచించబడినప్పుడు రెండు వేర్వేరు గదుల్లో బంధించబడిన ఇద్దరు క్రూక్స్ పరంగా నిర్వచించబడింది మరియు పోలీసులు వారిని విచారించడానికి ప్రయత్నిస్తున్నారు వారు ఒప్పుకోవలసి వచ్చింది లేదా తిరస్కరించ వలసి వచ్చింది కానీ సూత్రం ఒకటే కాబట్టి ఇక్కడ ప్రతిఫలం ఏమిటి మీ రెండు ఎంపికలు ఒప్పుకోండి లేదా తిరస్కరించండి కాబట్టి మీరు ఒప్పుకుంటే మరియు అవతలి వ్యక్తి ఒప్పుకుంటే మీకు E గ్రేడ్ లభిస్తుంది ఇది ఇద్దరికీ సుష్ట కాబట్టి ఇద్దరికీ E గ్రేడ్లు లభిస్తాయి మీరిద్దరూ తిరస్కరించినట్లయితే ప్రతిఫలం రూపం లో మీరిద్దరూ D గ్రేడ్లు పొందుతారు ఎందుకంటే ఏమీ నిరూపించబడలేదు ఇప్పుడు మీరు అంగీకరిస్తే మరియు ప్రత్యర్థి నిరాకరిస్తే ఆపై మీకు B గ్రేడ్ వస్తుంది మరియు ప్రత్యర్థికి F గ్రేడ్ వస్తుంది అదేవిధంగా మీరు నిరాకరిస్తే మరియు ప్రత్యర్థి అంగీకరిస్తే మీకు F వస్తుంది మరియు ప్రత్యర్థి B గ్రేడ్ పొందుతాడు కాబట్టి కుడి ఎగువ మూలలో మీ గ్రేడ్ ఉంది దిగువ ఎడమ మూలలో అవతలి వ్యక్తి గ్రేడ్ ఉంటుంది ఇవి నాలుగు సాధ్యమైన పరిస్థితులు మీరు అంగీకరిస్తున్నారు లేదా తిరస్కరిస్తారు అలాగే ప్రత్యర్థి ఒప్పుకుంటాడు లేదా తిరస్కరిస్తాడు మీరు ఆ ఆటను నిర్మించవచ్చు వీటిలో మూడు రెండు ఈ ఎంపికను సూచిస్తాయి ఇప్పుడు ఇది ఆట అని గుర్తుంచుకోండి ఇక్కడ మీరు గదిలో ఒంటరిగా కూర్చోవాలని నిర్ణయించుకోవాలి మరియు మిమ్మల్ని ఎవరో విచారించారు మీరు ఒప్పుకోవాలి లేదా మీరు తిరస్కరించాలి చెల్లింపు మాతృక ఆటగాళ్లు ఇద్దరికీ తెలుసు ఇక్కడ ఉపయోగించడానికి సరైన వ్యూహం ఏమిటి గేమ్ సిద్ధాంతం ఇలాంటి ప్రశ్నలకు సంబంధించినది మీ చర్యల యొక్క పరిణామాలు మీకు తెలిస్తే ఇతరుల చర్యల సందర్భంలో మీరు చేసే ఎంపికలు ఏమిటి కాబట్టి ఈ పరిస్థితిలో ఒప్పుకోవడం మంచిది అని మీరు అనుకుంటున్నారు లేదా తిరస్కరించడం మంచిది హేతుబద్ధంగా చెప్పాలంటే తిరస్కరించడం మంచిది అని మీరు చెబుతున్నారు అది ఎందుకు చూడండి ఈ మాతృకను మళ్ళీ వివరిస్తాను మొదటిది ఇక్కడ మొదటి చదరపు వైపు ఎడమ వైపు చూడండి మీరు అంగీకరిస్తున్నారని అవతలి వ్యక్తి కూడా ఒప్పుకుంటున్నాడని అది చెబుతుంది అవతలి వ్యక్తి ఏమి చేస్తున్నాడో మీకు తెలియదు కానీ అవతలి వ్యక్తి కూడా ఒప్పుకుంటే మీ ఇద్దరికి E వస్తుంది ఈ చదరపు మీరు తిరస్కరిస్తే మరియు అవతలి వ్యక్తి ఒప్పుకుంటే మీకు F వస్తుంది అది మీ ఎఫ్ అంటే విఫలం మరియు అవతలి వ్యక్తికి B వస్తుంది మీరు ఒప్పుకుంటే మరియు అతను ఖండించినట్లయితే అది సుష్టంగా వ్యతిరేకం మీరు B ను పొందుతారు మరియు ప్రత్యర్థికి F లభిస్తుంది మీరిద్దరూ తిరస్కరించి నట్లయితే మీలో ప్రతి ఒక్కరికి D లభిస్తుంది అయితే ముఖ్యంగా మీ వ్యూహం ఏమిటి విద్యార్థి ఒప్పుకోలు మీలో ఎంత మంది అంగీకరిస్తున్నారు మరియు ఎంతమంది తిరస్కరించారు కాబట్టి ఇతరులకు ఎలాంటి అభిప్రాయం లేదు విద్యార్థి మీరు ఒప్పుకుంటే మరొకరు దానిని వ్యతిరేకించాలి మీరు ఒప్పుకుంటే మరియు మరొకరు తిరస్కరించి నట్లయితే అవతలి వ్యక్తి B పొందాలి ఎందుకంటే ఈ సందర్భంలో అతను చెప్పిన దానితో సంబంధం లేకుండా రెండు సందర్భాల్లోనూ తిరస్కరించడం జతచేయబడుతుంది మీరు ఇతర ఉదాహరణన్ని పరిశీలిస్తే ఇద్దరు వ్యక్తులు ఒక బ్యాంకును లేదా అలాంటిదని దోచుకున్నారని అనుకుందాం ఆపై ఇద్దరు వ్యక్తులను పోలీసులు విడిగా విచారిస్తున్నారు మీరు ఒప్పుకుంటే మనం మిమ్మల్ని తేలికగా వదిలివేస్తాము కాని అవతలి వ్యక్తికి శిక్ష వస్తుంది కాబట్టి ఆ కోణంలోనే మీరు వారికి సహాయం చేయగలరు ఒక నేరం జరిగిందని నిర్ధారించండి కాబట్టి అది ఆ కోణంలో ఉంది అందుకే మీరు ఒప్పుకుంటే మరియు అవతలి వ్యక్తి నిరాకరిస్తే మీరు B తో వదిలివేయబడతారు కాని ఇతర వ్యక్తికి F వస్తుంది ముఖ్యంగా ఇది మరొక ఒంటరి మార్గం మీరు తిరస్కరించి నట్లయితే మరియు ముఖ్యంగా ఇతర వ్యక్తి ఒప్పుకుంటే కాబట్టి చాలా మంది ఒప్పుకోమని చెప్పారు ఎందుకు ఒప్పుకోవడం మంచిది మనం హేతుబద్ధమైన వాదన ఇవ్వాలి గేమ్ సిద్ధాంతం హేతుబద్ధమైన ప్రవర్తన గురించి ఇది తార్కికంగా మరియు సరైన పని గురించి మీరు ఈ సందర్భంలో లేదా ఆ దొంగల విషయంలో మీ గ్రేడ్ను పెంచుకోవాలనుకుంటున్నారు వారు తమ శిక్షను తగ్గించాలని కోరుకుంటారు కానీ సమస్య సమానంగా ఉంటుంది విద్యార్థి అవతలి వ్యక్తి ఏమి చేసినా మీరు ఒప్పుకోవడం మంచిది అవును మీ సమాధానం సరైనదని అనుకుందాం కాని నాకు సమాధానం అక్కరలేదు నాకు వివరణ కావాలి విద్యార్థి మీరు ఒప్పుకుంటే మీకు F కంటే మెరుగైన B లభిస్తుంది మరియు ఇతర వ్యక్తి ఎంపికతో సంబంధం లేకుండా ఉంటుంది దాని నుండి ఒక చిన్న ట్రీ గీయమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను కాబట్టి ఉదాహరణకు మీరు అంగీకరిస్తున్నారు తిరస్కరించారు ఆపై అవతలి వ్యక్తి ఒప్పుకుంటాడు మరియు తిరస్కరించాడు లేదా అవతలి వ్యక్తి ఒప్పుకొని తిరస్కరించినట్లు గా మీరు దానిని నిర్మించవచ్చు ఆపై మీరు అంగీకరించవచ్చు మరియు తిరస్కరించవచ్చు మీరు మూడు మార్గాలను నిర్మించవచ్చు మరియు ఆపై తరువాత దానిని అన్వేషించండి విద్యార్థి కానీ మీరు సంబంధిత అడ్డు వరుస ను చూసినట్లయితే అవతలి వ్యక్తి ఏమి చేసినా మీరు ఆ పరిస్థితి ని తీసుకుంటే మీ ఎంపిక ఒప్పుకోవడం మరియు తిరస్కరించడం మధ్య ఉంది ఎందుకంటే ఇది E మరియు F ల మధ్య ఉంది మరియు మరొక సందర్భంలో ఇది B మరియు D ల మధ్య ఉంటుంది కాబట్టి ఒప్పుకోలు ఎంపిక చేసుకోవడం ఎల్లప్పుడూ మంచిది ఈ విషయాన్ని పరిశీలిద్దాం మీరు ఒప్పుకుంటే ఏమి జరుగుతుంది అంటే మీరు తప్పనిసరిగా ఈ వరుసను చూస్తున్నారు మీరు మొదటి కాలమ్ చూస్తున్నారు ఈ వ్యక్తి అంగీకరిస్తే మీకు E గ్రేడ్ లభిస్తుంది ఈ వ్యక్తి నిరాకరిస్తే మీకు B గ్రేడ్ లభిస్తుంది కాబట్టి మీరు ఈ మూడు నిర్మాణాలను పరిశీలిస్తే మొదట మీరు మీ నిర్ణయాన్ని చూసి ఆపై మిగతా రెండు నిర్ణయాలను పరిశీలించి ఏది మంచిది అని నిర్ణయించుకోండి ఈ సందర్భంలో ఇది మంచిదని మీరు చూస్తారు ఈ సందర్భంలో ఇది మంచిది మరియు ఇది చెడ్డది మీరు నిరాకరిస్తే అవతలి వ్యక్తి ఒప్పుకుంటే మీకు F వస్తుంది మరియు అవతలి వ్యక్తి నిరాకరిస్తే మీకు D వస్తుంది వాదన యొక్క మరొక వైపు చూద్దాం అవతలి వ్యక్తి ఒప్పుకుంటే మీరు ఏమి చేయాలి మీరు ఈ వరుసను చూస్తున్నారు అవతలి వ్యక్తి ఒప్పుకుంటే మరియు మీరు ఒప్పుకుంటే మీకు E లభిస్తుంది మీరు తిరస్కరించిన అట్లయితే మీకు F లభిస్తుంది అవతలి వ్యక్తి ఒప్పుకుంటే మీరు ఒప్పుకోవడం మంచిది అవతలి వ్యక్తి నిరాకరిస్తే మరియు మీరు ఒప్పుకుంటే మీకు B వస్తుంది ఒకవేళ మీరు నిరాకరిస్తే మీకు D వస్తుంది కాబట్టి రెండు సందర్భాల్లోనూ మీరు ఒప్పుకోవడం మంచిది మీరు చూస్తే మీరు ఇక్కడ ట్రీ ను నిర్మించారు ఎదుటి వ్యక్తి యొక్క ఎంపికను మీరు మొదటగా భావిస్తారు తర్వాత మీ ఎంపిక ఆపై మీ ఎంపికలు మీరు చూస్తారు ఇది మంచిది మరియు ఇది కూడా మంచిది ఈ సందర్భంలో ఈ రెండు మంచివి మరియు ఈ రెండు చెత్తవి కానీ ఈ విధంగా మూల్యాంకనం చేయడం సులభం అవును అసలు ఎంపిక ఒప్పుకోవడం మరియు అవతలి వ్యక్తి కూడా హేతుబద్ధమైన ది అని ఊహిస్తూ ఇతర వ్యక్తి కూడా అంగీకరిస్తాడు కాబట్టి మీరు ఆశించిన గ్రేడ్ తప్పనిసరిగా E గా ఉంటుంది ఈ E ఈ ఆటలో నాష్ ఈక్విలిబ్రియం అని పిలుస్తారు అంటే మీరు దీని నుండి విభజించి నట్లయితే ఇతర వ్యక్తి దాని నుండి విభజించలేడు అది కూడా అతని నుండి ఆటను పాడుచేయకుండా ఇటువంటి సమతుల్యతను నాష్ ఈక్విలిబ్రియం అంటారు అయితే ఇది ఉత్తమ ఫలితం ఆ ఈ ప్రత్యేకమైన మైట్రిక్స లో ఇది ఉత్తమ ఫలితం కాదు ఎందుకంటే వారిద్దరూ కఠినమైన వ్యక్తులు కాని మన০ ఇప్పుడు ఆ దొంగల గురించి మాట్లాడుతున్నాము వారిద్దరూ చనిపోయిన కఠినమైన నేరస్థులు అయితే ఉదాహరణకు ఇది చాలా చిత్రాల్లో ప్రశంసించబడింది వారు ఈ ఇద్దరు నేరస్థులు వారు నిజంగా మంచి వ్యక్తులు కానీ వారు ఎప్పటికీ దేనికోసం ఒప్పుకోరని మీకు తెలుసు ఇప్పుడు మీకు అలాంటి ఇద్దరు వ్యక్తులు ఉంటే మరియు వారు ఒకరినొకరు ఒకరకంగా విశ్వసించి నట్లయితే అప్పుడు వారు ఇద్దరూ నిరాకరిస్తారు ఈ మ్యాట్రిక్స్ లో అవి రెండూ ఈ దిగువ కుడి చేతి మూలలో ముగుస్తాయి ఇది ఆ పరిస్థితి కంటే మంచి పరిస్థితి కాబట్టి దీనిని పరేటో ఆప్టిమల్ అని పిలుస్తారు కానీ ఈ సమస్య పరిస్థితులతో ఇది స్థిరమైన సరైనది కాదు నేను ఈ రెండు మూలలకు ఈ గ్రేడ్లను మార్పిడి చేయాలనుకుంటే ఈ E E మరియు D D అప్పుడు పరేటో ఆప్టిమల్ నాష్ ఈక్విలిబ్రియం తో సమానంగా ఉంటుంది ఆపై ఇది నిజంగా ఉత్తమ పరిష్కారం దీన్ని నాష్ ఈక్విలిబ్రియం అని ఎందుకు పిలుస్తారు ఎందుకంటే ఏదో ఒక కోణంలో మీరు ఒప్పుకుంటే మరియు ప్రత్యర్థి ఒప్పుకోవలసి వస్తే మరియు అతను ఒప్పుకోకపోతే అతను వెళ్లాల్సి వస్తుంది అదేవిధంగా అతను ఒప్పుకుంటే మీరు తప్పనిసరిగా ఒప్పుకోవలసి వస్తుంది ఇప్పుడు స్పష్టంగా మీరు క్లిష్టతరం చేయలేరు లేదా మీరు సంక్లిష్టంగా ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తారు అది నిజమని నేను గుర్తించగలను కాబట్టి ఇది ఆట సిద్ధాంతం యొక్క ప్రాథమిక ఆలోచన మిమ్మల్ని ఇలాంటి పరిస్థితిలో ఉంచుతుంది ఇది ఆర్థిక శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి ఒక ప్రాథమిక విధానం ప్రజలు వంటి విషయాలను అంచనా వేయడానికి ప్రయత్నించినప్పుడు ధర విధానం ఎలా ఉండాలి మీకు తెలుసా మీరు ఎంత ప్రకటన చేస్తారు మరియు అలాంటివి ప్రజలు అక్కడ కారణం కోసం ఆట సైద్ధాంతిక భావనను ఉపయోగిస్తారు కాబట్టి హేతుబద్ధమైన ఎంపిక బహుళ ఏజెంట్ దృష్టాంతంలో ముఖ్యంగా కాబట్టి మీరు ప్రైస్ వార్స్ గురించి ఆలోచించవచ్చు ఉదాహరణకు ఇద్దరు ఆటగాళ్ళ మధ్య ఆట కాబట్టి మొదట ఆటలను కొద్దిగా వర్గీకరించండి మన০ ఆసక్తి చూపబోయే ఆటలు ప్రకృతిలో చాలా సరళమైనవి వీటిని బోర్డ్ గేమ్స్ అని పిలుస్తారు మరియు పేరు సూచించినట్లు వాటిని బోర్డులో ఆడతారు ఉదాహరణకు చెస్ ముఖ్యంగా ఆసక్తి ఉన్న ఆటలు ఈ క్రింది లక్షణాన్ని కలిగి ఉంటాయి అవి రెండు ప్లేయర్ గేమ్స్ అంటే ఈ ఆటలో ఇద్దరు ఆటగాళ్ళు మాత్రమే ఉంటారు కాని మల్టీప్లేయర్ గేమ్స్ ఉండవచ్చు ఉదాహరణకు జీరో సమ్ కాబట్టి జీరో సమ్ మరియు ఇతర నిర్ణయాత్మక ఆటల వంటి రెండు ఆటగాళ్ళు లేదా ప్రత్యామ్నాయ కదలికలతో కూడిన ఆటలపై మనకు ఆసక్తి ఉంటుంది చదరంగం వంటి అర్థంలో మీకు వివిక్త ఆటలు ఖచ్చితంగా తెలుసని నేను అనుకుంటున్నాను ఇక్కడ మీరు వివిక్త ఎంపికల మధ్య ఎంచుకోవాలి కాబట్టి మనకు ఇద్దరు అత్తగాలు ఉన్నారు అని చెపుదాం కానీ మీరు మల్టీ ప్లేయర్ గేమ్ ని కలిగి ఉండవచ్చు ప్రస్తుతానికి నేను ప్రిన్స్ వార్స్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ ప్రైస్ వార్స్ ను రెండు ప్లేయర్ గేమ్గా మనం అనుకోవచ్చు ఉదాహరణకు పెప్సి మరియు కోక్ ధరల యుద్ధానికి దిగుతున్నారు ఇక్కడ ఆట ధరలను తగ్గించడం ద్వారా ఎక్కువ మార్కెట్ వాటాను పొందడం గురించి అప్పుడు మీరు దీన్ని రెండు ప్లేయర్ గేమ్గా భావించవచ్చు మరియు మీరు దీనిని నెగటివ్ సమ్ గేమ్గా కూడా అనుకోవచ్చు అంటే ఆటగాళ్ళు ఇద్దరూ తమకు లభించే డబ్బును కోల్పోతారు కాబట్టి జీరో సమ్ గేమ్ అనేది వివిధ ఆటగాళ్ల చెల్లింపుల మొత్తం గా నిర్వచించబడిన ఆట కాబట్టి ఉదాహరణకు చెస్ ఇక్కడ ఒక వ్యక్తి గెలుస్తారు మరియు మరొక వ్యక్తి ఆటను కోల్పోతాడు కాబట్టి 0 డ్రా కోసం మరియు నష్టానికి మరియు 1 విజయానికి ప్రతీక మొత్తం లెక్క ఎల్లప్పుడూ తప్పనిసరిగా 0 ఉంటుంది ఒక వ్యక్తి యొక్క లాభం మరొక వ్యక్తి యొక్క నష్టం కాబట్టి ఇవి మీకు ప్రత్యర్థులను కలిగి ఉన్న గేమ్ ఆఫర్లు కానీ ప్రతికూల మొత్తం ఉన్నప్పుడు ఆటలు ఉండవచ్చు ఇక్కడ ఫలితం ప్రతికూల మొత్తం ఉదాహరణకు E మరియు D ప్రతికూల విషయాలు అని అనుకోండి అప్పుడు ఈ ఆట మీకు నచ్చని ప్రతికూల మొత్తం ఆట అవుతుంది ప్రైస్ వార్ గేమ్ అనేది నెగటివ్ సమ్ గేమ్ ఎందుకంటే రెండు కంపెనీల ఆదాయం నష్టాన్ని చవిచూస్తుంది ఇది ప్రతికూలంగా కనిపిస్తుంది కానీ మీరు పాజిటివ్ సమ్ గేమ్స్ కూడా కలిగి ఉండవచ్చు ఉదాహరణకు వ్యక్తుల మధ్య సహకారం ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఒక పరీక్ష కోసం కలిసి చదువుకుంటే ఇద్దరు దాని నుంచి లాభం పొందుతారు కాబట్టి మీరు వివిధ స్థాయిల ఆటల ను కలిగి ఉండవచ్చు కాబట్టి ప్రైస్ వార్ నేను చెప్పినట్లుగా రెండు ప్లేయర్ నెగెటివ్ సమ్ గేమ్గా చూడవచ్చు కాని మీరు వినియోగదారుని అయిన మూడవ వ్యక్తిని చేర్చుకుంటే అది 3 ప్లేయర్ గేమ్గా మారుతుంది ఒక వినియోగదారుడు ఉన్నావెలా అప్పుడు అది జీరో సమ్ గేమ్ అవుతుంది ఎందుకంటే మనం ఇక్కడ ముఖ్యంగా ధర పరంగా మాట్లాడుతున్నాము కంపెనీ ఏది కోల్పోయినా వినియోగదారు దాన్ని లాభాలు గా పొందుతాడు పూర్తి సమాచారం ఆటలలో ప్రతి క్రీడాకారుడు కి ముఖ్యంగా ఇతర ఆటగాళ్లకు అందుబాటులో ఉన్న ఎంపికలు ఏమిటి అని తెలుసు కాబట్టి చెస్ చెక్కర్స్ మరియు క్రాస్ నాట్స్ cross knots వంటి మనం మాట్లాడుతున్న ఈ ఆటలన్నింటినీ ఒథెల్లో అని పిలుస్తారు దీనిలో మీకు అప్పగింత కేటాయించ బోతున్నారు ఇవి బోర్డు ఆటలు మీరు రెండు వైపులా బోర్డును చూడవచ్చు మరియు అందువల్ల అవి పూర్తి ఆటలుగా వర్గీకరించబడ్డాయి కానీ చాలా అసంపూర్ణ సమాచార ఆటలు కూడా ఉన్నాయి కాబట్టి ఉదాహరణ ఆటలు కార్ గేమ్స్ వంటివి పోకర్ వంటి ఆటలు అసంపూర్ణ సమాచారం ఉన్న గేమ్ ఇవి డిటర్మినిస్టిక్ వర్సెస్ నాన్ డిటర్మినిస్టిక్ ఉదాహరణకు బ్యాక్గామన్ లేదా లూడో వంటి ఆటలు డిటర్మినిస్టిక్ గేమ్ దీనిలో మీరు ఫలితాన్ని పొందడానికి డైస్ విసిరేయాలి దీనిలో కదలిక ఫలితాన్ని ఊహించలేము ఉదాహరణకు బ్యాక్గామన్ రెండు ఆటగాళ్ళు జీరో సమ్మె గేమ్ ఇది ప్రత్యామ్నాయ కదలికలు మరియు యాదృచ్ఛిక కానీ అసంపూర్ణ సమాచారాన్ని కలిగి ఉంటుంది ఆట యాదృచ్ఛికంగా మారిన క్షణం అది అసంపూర్ణ సమాచారం అవుతుంది ఎందుకంటే మీరు లేదా ప్రత్యర్థి డై రోల్ చేసినప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు వాస్తవానికి వాస్తవ ప్రపంచంలో అనేక పరిస్థితులలో మీరు హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవాలి మీరు ఎక్కువగా అసంపూర్ణ సమాచార ప్రపంచంలో పనిచేస్తున్నారు ఒక తీవ్రమైన ఉదాహరణ ఇద్దరు జనరల్స్ మధ్య యుద్ధం కాబట్టి వారిలో ఒకరికి నిజంగా మరొకరి సైన్యం ఏమి చేస్తుందో తెలియదు లేదా వారు ఏ వైపు కదులుతున్నారో తెలియదు వాస్తవానికి ప్రతి వైపు సైన్యం వారి గూఢచారి ని మరొక వైపు ఉంచడానికి ప్రయత్నిస్తుంది మరియు మీరు ఉపగ్రహ చిత్రాలు మరియు అన్ని ఇతర రకాల వస్తువులను తీసుకొని సమాచారాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నిస్తారు గుర్తించదగిన విషయం ఏమిటంటే ఇది పూర్తి సమాచారాన్ని పొందే ప్రయత్నం కానీ వాస్తవానికి వాడుకలో సమాచారం పూర్తి కానప్పుడు మీరు పని చేయాలి ప్రత్యామ్నాయ కదలిక ఆటలు తప్పనిసరిగా సరళమైన రకమైన ఆటలు నేను ఒక కదలికను చేస్తాను ఆపై మీరు ఒక కదలికను చేస్తారు తర్వాత నేను ఒక కదలికను చేస్తాను ఆపై మీరు ఒక కదలికను చేస్తారు మాకు మోడల్ చేయడం సులభం ఇప్పుడు నేను ప్రత్యామ్నాయ కదలికల గురించి మాట్లాడే క్షణం మన০ ఈ రకమైన ఆటల నుండి దూరమవుతున్నట్లు మీరు చూడవచ్చు ఇక్కడ ఒక నిర్ణయం మాత్రమే తీసుకోవాలి మరియు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు ఇక్కడ సాధారణంగా మీకు నిర్ణయాల క్రమం ఉంటుంది నేను ఒక నిర్ణయం తీసుకుంటాను అప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకుంటాను మరియు ఇది కొనసాగుతుంది కాబట్టి ఇటువంటి ఆటల ను గేమ్ ట్రీస్ ద్వారా సూచించవచ్చు ఆట చెట్టు ఒక లేయర్డ్ చెట్టు కాబట్టి నేను అలాంటి ఒక విలక్షణమైన నిర్మాణాన్ని గీస్తాను మరియు రెండు రకాల నోడ్లు ఉంటాయి ఎందుకంటే మనం రెండు వ్యక్తి ఆటల గురించి మాట్లాడుతున్నాము దీనిలో ఒక ఆటగాడి కి ఒక రకమైన నోడ్ మరియు మరొక ఆటగాడికి మరొక రకమైన నోడ్ ఉంటుంది సాధారణంగా మనం వాటిని వేరే పద్ధతిలో గీస్తాము కాబట్టి ఇది మొదటి ఆటగాడు కదలికను కలిగి ఉన్న రూట్ నోడ్ మరియు ఈ ఆటగాడు అనేక కదలికల నుండి చేసే ఒక కదలిక ఇది అప్పుడు ఇతర ఆటగాడు ఒక కదలికను చేస్తాడు అప్పుడు మళ్ళీ మొదటి ఆటగాడు ఒక కదలికను చేస్తాడు అప్పుడు ఇతర ఆటగాడు ఒక కదలికను చేస్తాడు మరియు ఇది కొనసాగుతుంది కాబట్టి ఆడవలసిన అసలు ఆట ఇది దీనిలో ఒక ఆటగాడు ఈ చర్య తీసుకున్నాడు మరియు రెండవ ఆటగాడు ఈ చర్య తీసుకున్నాడు మళ్ళీ మొదటి ఆటగాడు ఈ చర్య తీసుకున్నాడు మరియు మొదలైనవి కాబట్టి స్క్వేర్ ఒక ఆటగాడిని సూచిస్తుంది మరియు సర్కిల్ మరొక ఆటగాడిని సూచిస్తుంది వాస్తవానికి వారందరికీ చాలా ఎంపికలు ఉన్నాయి కాబట్టి ఆచరణలో ఇది ఒక చెట్టు లేదా అలాంటిదే కాబట్టి అటువంటి చెట్టును గేమ్ ట్రీ అంటారు ఇది లేయర్డ్ చెట్టు ఇక్కడ ప్రతి లేయర్ ఒక ఆటగాడి ఎంపికను సూచిస్తుంది ఇది యాదృచ్చికంగా గీసిన చెట్టు సాధారణంగా ఈ ప్లేయర్ను మాక్స్ అని పిలుస్తారు మరియు ఈ ప్లేయర్ను మిన్ అని పిలుస్తారు మరియు ప్రాథమికంగా చెట్టు ఇద్దరి ఆటగాళ్ల ఎంపికల క్రమాన్ని సూచిస్తుందని చూడవచ్చు మొదటి అవకాశం మాక్స్ అవకాశం అని మనం ఉహిస్తున్నాము కాబట్టి MAX ఈ మూడు కదలికలలో ఎంచుకోవాలి అప్పుడు MAX ఎంచుకున్న దానిపై ఆధారపడి MIN రెండు కదలికలలో ఎన్నుకోవాలి మరియు ఇలాంటి చెట్టును గేమ్ ట్రీ అని అంటారు ఆట చెట్టు లో లీవ్స్ పూర్తి చేసిన ఆటలు కాబట్టి లీవ్స్ ఆ ఆట ముగింపును సూచిస్తాయి మరియు ఇది మూడు రకాల లేబుళ్ళను పొందింది అవి విన్ డ్రా లేదా లాస్ కాబట్టి ఈ మూడు లేబుళ్ళలో ఒకదాని ద్వారా లీఫ్ లేబుల్ చేయబడవచ్చు మీరు గెలుపు అని చెప్పినప్పుడు MAX ఆట గెలిచింది మరియు మీరు నష్టం చెప్పినప్పుడు MAX ఆటను కోల్పోయింది ఇది MAX కోసం మనం చేసే ఏదైనా తప్పనిసరిగా MAX కోసం కాబట్టి లేబుల్స్ MAX కోసం మరియు మొదలైనవి కాబట్టి మనం వాటిని W D మరియు L గా సూచించవచ్చు దీన్ని ఏకపక్షంగా లేబుల్ చేద్దాం ఇది L ఇది D అని చెప్పండి ఇది D మరియు ఇది W ఇది L W D D L ప్రతి లీఫ్ తప్పనిసరిగా లేబుల్ చేయబడాలి ప్రతి లీఫ్కు ఒక లేబుల్ ఉంటుంది కాబట్టి గేమ్ ట్రీ ఆ ఆట యొక్క నియమాలను బట్టి ఆడగలిగే అన్ని ఆటలను సూచిస్తుంది మనం గేమ్ ట్రీ ని గీసినప్పుడు మనం నియమాల గురించి మాట్లాడము మనం దీన్ని గేమ్ ట్రీ గా చేస్తాము మీరు చదరంగం కోసం గేమ్ ట్రీ ను గీయాలనుకుంటే మరియు తెలుపు మొదట మొదలవుతుందని మీరు ఉహించవచ్చు తెలుపు రంగులో కదలికలు ఉంటాయి అంటే 8 8 16 చెరువు కదలికలు 4 గుర్రం కదలికలు కాబట్టి మీలో ఉన్నత స్థాయిలో చెస్ తెలిసిన వారు తెలుపు 20 కదలికలు చేయవచ్చు ఆట యొక్క నియమాలను మరచిపోయి మీరు చెట్టును గీయవచ్చు కాబట్టి గేమ్ ట్రీ ప్రాథమికంగా ఆట నియమాలకు ప్రాతినిధ్యం మన০ గేమ్ ట్రీ రూపంలో ఆటను సూచించిన ఇప్పుడు ప్రతి గేమ్ కు ఫలితం ఉంది ఇద్దరు ఆటగాళ్లు సంపూర్ణంగా ఆడుతుంటే ఫలితం ఉంటుంది గుర్తుంచుకోండి మనం ఎల్లప్పుడూ హేతుబద్ధమైన ఎంపికపై ఆసక్తి కలిగి ఉంటాము తప్పులు చేయగల ప్రత్యర్థిపై ఆడటానికి మనం ఇష్టపడము ప్రత్యర్థి పరిపూర్ణుడు అని మనం ఉహిస్తున్నాము మరియు మన విశ్లేషణ దానిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆటగాళ్ళు ఇద్దరూ సంపూర్ణంగా ఉంటే అప్పుడు ప్రతి ఆట పరిపూర్ణంగా ఉంటుంది మరియు ఆట చెట్టు ఒక పరిమిత చెట్టు అవుతుంది ఎందుకంటే దీనికి ఈ లీవ్స్ అని లెక్కించబడతాయి కాబట్టి మీరు దీన్ని ఒకే నోడ్తో కూడిన గేమ్ ట్రీ గా భావించవచ్చు మరియు దాని ఫలితం మీరు ఏ ఎంపిక చేసుకుంటారో దాని పై నిర్ణయించబడుతుంది అదే సమయంలో ఇది ఏకకాలంలో ఉంటుంది కానీ ఇది ప్రత్యామ్నాయ చర్య కాదు ఆటగాళ్లు ఇద్దరూ ఒకేసారి కదలికలను ఆలోచిస్తున్నారు కానీ మీరు మాట్లాడుతున్న ఆటలలో మొదట MAX ఒక కదలికను చేస్తుంది మరియు తరువాత MIN ఒక కదలికను చేస్తుంది ఇప్పుడు MAX ఒక కదలికను చేస్తుంది మరియు ఇది కొనసాగుతుంది ఉదాహరణకు చెస్ మనం ఎలా వింటాం ఫలితాన్ని మినిమాక్స్ విలువ అంటారు ఇది ఖచ్చితమైన ఆట ఫలితానికి సమానం ఖచ్చితమైన ఆట ద్వారా ప్రతి క్రీడాకారుడు సరైన ఎంపిక చేస్తున్నాడని మన అర్థం మీకు క్రాస్ నాట్స్ గురించి తెలుసా పిల్లలు ఆడే ఈ ఆటను టిక్ టాక్ అని కూడా పిలుస్తారు మీరు ఒక క్రాస్ను ఉంచండి ఎవరో ఒక నాట్ వేస్తారు ఆపై మీరు మరొక క్రాస్ను ఉంచండి మరియు ఇది కొనసాగుతుంది అయితే ఈ ఆట యొక్క మినిమాక్స్ విలువ ఏమిటి అది తప్పు అంటే మనం సంపూర్ణంగా ఆడితే ఆట ఉపసంహరించబడుతుందని మనందరికీ తెలుసు కాబట్టి మీరు ఆట యొక్క మినిమాక్స్ విలువ ను ఎలా లెక్కిస్తారు మనకు బ్యాకప్ నియమం ఉందా మనం దిగువ నుండి పైకి విలువ ను బ్యాకప్ చేయాలి మరియు ప్రాథమికంగా బ్యాకప్ నియమం అది ఒక రకమైన నోడ్ను చూస్తుంది నేను నియమాన్ని వ్రాయను నేను దానిని ఇక్కడ పేర్కొంటాను కాబట్టి MIN కోసం మీరు L ను బ్యాకప్ చేయగలిగితే మరొక ఎంపిక L అయితే L ను బ్యాకప్ చేయండి ఇతర ఎంపిక L కాకపోతే మీకు D ఉంటే అప్పుడు D ను బ్యాకప్ చేయండి లేకపోతే మీరు W ను బ్యాకప్ చేస్తారు కొంత కోణంలో మీరు W ను బ్యాకప్ చేయవలసి వచ్చింది ఎందుకంటే MIN కి కావలసిన ఫలితం L గా లేబుల్ చేయబడిన లీఫ్ ఎందుకంటే MIN ఆట గెలవాలని కోరుకుంటుంది అంటే MAX ఆటను కోల్పోతుంది అందువల్ల MIN ఆటను L వైపు నడిపించడానికి ప్రయత్నిస్తోంది కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుందో మీరు చూడవచ్చు మొదటి కదలిక MAX చేత చేయబడింది కాబట్టి MAX ఈ కదలికను చేస్తుందని చెప్పండి మరియు తరువాత MIN వరకు కదలికను తీసుకుందాం కాబట్టి MIN ఆటను L వైపు నడపడానికి ప్రయత్నిస్తుంది ఉదాహరణకు ఇక్కడ కొన్ని L లు ఉన్నాయి కానీ MIN ఇక్కడ ఆటను డ్రైవ్ చేస్తే కాబట్టి ఇది L గా ఉండనివ్వండి MIN ఇక్కడ ఆటను డ్రైవ్ చేస్తే MAX W ని ఎంచుకుని అక్కడ ఆటను ముగించవచ్చు కాబట్టి MIN కోసం ఈ చర్య మంచిది వాస్తవానికి MIN ఈ చర్యను ఆడితే MAX దానిని ఎన్నుకోదు కానీ MAX దీన్ని ఎన్నుకుంటుంది మరియు ఈ దశలో MIN ఆటను గెలుచుకోగలదు MIN ఈ చర్య తీసుకుంటే MIN ఆట గెలవగలదని మీరు చూడవచ్చు అంటే MAX నిజంగా ఈ చర్యను చేయనవసరం లేదు ఎందుకంటే ఖచ్చితమైన విజయం ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ రకమైన విశ్లేషణ ఈ బ్యాకప్ నియమం ద్వారా సరళీకృతం చేయబడింది ఇది మీరు లీఫ్ నుండి రూట్స్ వరకు బ్యాకప్ చేస్తుందని మరియు మీరు MIN కోసం ఎంచుకుంటారని పేర్కొంది కాబట్టి MIN కోసం ప్రాధాన్యత యొక్క క్రమం ఇది MAX కోసం ఇది దీని అర్థం MIN D కి బదులుగా L కి ప్రాధాన్యత ఇస్తుంది ఇది ఎల్లప్పుడూ కుడి వైపు దాన్ని ఎంచుకుంటుంది MAX ఎడమవైపు ఎక్కువగా ఎంచుకుంటుంది కాబట్టి మనం చూసేటట్లు ఇది MAX MIN కి కొన్ని విలువలను సరఫరా చేస్తున్న సరఫరా గొలుసుగా భావించటానికి సహాయపడుతుంది మరియు MIN వాటిలో ఎంచుకుంటుంది MIN యొక్క ఎంపిక ఎల్లప్పుడూ L మరియు తరువాత D మరియు తరువాత W కు ప్రాధాన్యత ఇవ్వడం ఇదే పద్ధతిలో MIN MAX కు ఆఫర్లను చేస్తోంది మరియు MAX ఎంచుకుంటుంది మరియు ఇది కొనసాగుతుంది చెట్టులో విలువలను నింపే ముందు మనం దీనిని 1 లేదా 0 లేదా ద్వారా కూడా సూచించగలమని మీకు చెప్తాను ఇది ఈ ఫలితాన్ని సూచించే సంఖ్యా మార్గం వాస్తవానికి MAX ను MAX అని ఎందుకు పిలుస్తారు మరియు MIN ను MIN అని ఎందుకు పిలుస్తారు అనేదానికి ఇది ఒక క్లూ ఇస్తుంది ఎందుకంటే MAX దీన్ని 1 వైపుకు నడుపుతుంది మరియు ఆట విలువను పెంచడానికి ప్రయత్నిస్తుంది అయితే MIN దానిని వైపుకు నడపడానికి ప్రయత్నిస్తుంది మరియు ఆట విలువను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఆటగాళ్లను MAX మరియు MIN అంటారు సంఖ్యా విలువ పరంగా బ్యాకప్ నియమాలను పేర్కొనడం సులభం MAX దానికి అందుబాటులో ఉన్న వాటిలో గరిష్ట విలువలను ఎన్నుకుంటుంది మరియు MIN దానికి అందుబాటులో ఉన్న వాటిలో కనీసం విలువలను ఎంచుకుంటుంది దానికి అందుబాటులో ఉండటం ద్వారా మీ ఉద్దేశ్యం ఏమిటి తదుపరి పొర నుండి దానికి ఏమి సరఫరా చేయబడుతోంది కాబట్టి ఈ చెట్టును నింపండి ఇది L ఇది D కాబట్టి MIN ఇక్కడ L ని ఎన్నుకుంటుంది ఇది D ఇది W min ఇక్కడ D ని ఎన్నుకుంటుంది ఇది L ఇది Dmax ఇక్కడ D ని ఎన్నుకుంటుంది ఇది ఈ రెండూ D లు కాబట్టి min కి ఎంపిక లేదు ఇక్కడ ఇది L ఇక్కడ ఇది L కాబట్టి ఒకే నోడ్ ఉంది ఈ L బ్యాకప్ అవుతుంది MAX ఇక్కడ W ని ఎన్నుకుంటుంది చెట్టు యొక్క ఈ భాగాన్ని మనం ముందు విశ్లేషిస్తాము MIN ఇక్కడ L ని ఎన్నుకుంటుంది MAX కి ఎంపిక లేదు కాబట్టి MAX ఇక్కడ L ని ఎన్నుకోవాలి MIN ఇక్కడ L ని ఎన్నుకుంటుంది ఇక్కడ MAX W మరియు L మధ్య W ని ఎన్నుకుంటుంది MIN దీని నుండి D ని ఎన్నుకుంటుంది కాబట్టి ఉన్నత స్థాయి గాmax మూడు ఎంపికలు ఉన్నాయని మీరు చూడవచ్చు వాటిలో ఒకటి నోడ్కు దారితీస్తుంది ఇది చివరికి డ్రాకు అంచనా వేస్తుంది ఈ చర్య చివరికి నష్టానికి దారితీస్తుంది మరియు ఈ చర్య చివరికి డ్రాకు దారితీస్తుంది కాబట్టి హేతుబద్ధంగా చెప్పాలంటే max ఆ ఇతర రెండు కదలికలలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు కాబట్టి ఆట యొక్క minimax విలువ D కాబట్టి ఇది D వలె మినిమాక్స్ విలువను కలిగి ఉన్న గేమ్ కొంత భావం లో ఆటను పరిష్కరించడం అనేది ఆట యొక్క మినిమాక్స్ విలువ ను కనుగొనడానికి ప్రయత్నిస్తుంది ప్రత్యామ్నాయ పొరల వద్ద మీరు కనిష్టీకరించడం మరియు గరిష్టీకరించడం వలన దీనిని మినిమాక్స్ అని పిలుస్తారు కాబట్టి కొంత కోణం లో మీరు విభిన్నంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు దీన్ని ఉంచడానికి మరొక మార్గం ఏమిటంటే మనం MAX కోసం ఒక వ్యూహాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాము సహజంగానే మొదటి స్థాయిలో MAX ఈ చర్యను లేదా ఈ చర్యను చేస్తుందని మనకు తెలుసు కానీ ఏ ప్రాతిపదికన మీరు అలా చెబుతున్నారు ఆ ఆధారం వ్యూహం యొక్క భావనలో సూత్రాలు కావచ్చు ఈ ఉద్యమంలో మనం MAX గురించి మాట్లాడుతున్నాము కాని MIN గురించి అదేవిధంగా మాట్లాడవచ్చు వ్యూహం అనేది సబ్ ట్రీ ఇది MAX కోసం ఒక ఎంపికగా మరియు MIN కోసం అన్ని ఎంపికలుగా నిర్మించబడింది కాబట్టి వ్యూహం ప్రకారం MAX దాని ఎంపికలను స్తంభింపజేస్తుందని మరియు ఇది నా వ్యూహం ఈ విధంగా నేను ఈ ఆట ఆడబోతున్నాను అని చెబుతోందని మన అభిప్రాయం దీని అర్థం ఆటలోని ప్రతి ఆటకు నేను చేసే ఎంపిక ఇదే అని MAX పేర్కొంటుంది కాబట్టి అందుకే MAX కోసం ఒక ఎంపిక మరియు MIN కోసం అన్ని ఎంపికలు చేయడం ద్వారా మనం నిర్మించే ఉప వృక్షం వ్యూహం MIN కోసం అన్ని ఎంపికలు ఎందుకు ఎందుకంటే ఇది MAX యొక్క వ్యూహం మరియు MIN ఏమి ప్లే చేస్తుందో MAX కి తెలియదు కాబట్టి MAX అన్ని MIN ఎంపికలను లెక్కించాలి లేదా తీర్చాలి కాబట్టి వ్యూహం MIN యొక్క అన్ని ఎంపికలను పరిగణించాలి కాబట్టి మనం MAX కోసం ఒక వ్యూహాన్ని గీయవచ్చు ఒక వ్యూహం ఇది ఇప్పుడు మనం దీనిని ఎంచుకున్నాము కానీ దీని కోసం మనం రెండింటినీ ఎన్నుకోవాలి ఎందుకంటే అన్ని ఎంపికలు MIN కోసం అప్పుడు మనం MAX కోసం ఈ ఎంపికను కలిగి ఉండవచ్చు మరియు ఈ ఎంపిక MIN కోసం ఉండనివ్వండి కాబట్టి ఈ మందపాటి పంక్తులు MAX కోసం ఒక వ్యూహాన్ని సూచిస్తాయి వాస్తవానికి అవును MAX అనేక విభిన్న వ్యూహాలకు సంభవిస్తుంది మరియు MAX కోసం ఉత్తమమైన వ్యూహాన్ని కనుగొనడమే పని అని మీరు చెప్పవచ్చు చెట్టు యొక్క ఈ ఎడమ వైపున ఉన్న MAX కోసం మరొక వ్యూహాన్ని గీయండి కాబట్టి MAX ఈ చర్యను ఎంచుకోవచ్చు ఆపై మీరు ఈ రెండు కదలికలను ఎన్నుకోవాలి అప్పుడు MAX ఈ కదలికను ఎన్నుకోగలిగింది ఇది మంచి కదలిక మరియు తరువాత MIN ఎంచుకోబడుతుంది కాబట్టి మనం వ్యూహాన్ని ఎలా నిర్మిస్తాము MAX స్థాయిలో మీరు MAX కోసం ఒక ఎంపికను ఎంచుకుంటారు MIN స్థాయిలో మీరు MAX కోసం అన్ని ఎంపికలను ఎంచుకుంటారు వ్యూహం మీకు ఇచ్చేది లీవ్స్ సెట్ ప్రతి వ్యూహంలో లీఫ్ నోడ్ల సెట్ ఉంటుంది ఇది మీకు తెలియజేస్తుంది MAX ఈ వ్యూహాన్ని ఎంచుకుంటే ఇది జరుగుతుంది కాబట్టి ఒక వ్యూహాన్ని ఇస్తే మనం ఒక వ్యూహాన్ని ఎలా అంచనా వేస్తాము దీని యొక్క సంఖ్యా ప్రాతినిధ్యంతో పని చేద్దాం లీవ్స్ 1 0 మరియు తో లేబుల్ చేయబడిందని చెప్పండి ఒక వ్యూహం S ఇవ్వబడింది మరియు నేను ఒక వ్యూహం యొక్క విలువ గురించి చెబుతాను వ్యూహం యొక్క విలువను నేను ఎలా లెక్కించగలను విద్యార్థి వరస్ట్ పొస్సిబ్లె వన్ సాధ్యమైనంత చెత్త మరియు దాని ద్వారా మీరు తప్పనిసరిగా అత్యల్ప విలువ అని అర్ధం కాబట్టి మీరు ఈ వైట్ స్ట్రాటజీని చూస్తే ఈ వైట్ స్ట్రాటజీలో లీవ్స్ W D D L కలిగి ఉంటాయి లీవ్స్ లో నాలుగు నోడ్లు వాటిలో చెత్త L లేదా కాబట్టి అది ఈ వ్యూహం యొక్క విలువ MAX ఈ వ్యూహాన్ని ఎంచుకుంటే అతను ఆటను కోల్పోతాడు అప్పుడు MIN ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మిగిలి ఉన్న ఎంపికలు MIN కోసం మాత్రమే MIN ఒక ఖచ్చితమైన ఆటగాడు అయితే MAX ఈ చెట్టు ద్వారా ప్రాతినిధ్యం వహించే ఈ వ్యూహాన్ని ఎంచుకుంటే MAX ఆటను కోల్పోతుంది మరియు వ్యూహం యొక్క విలువ లీఫ్ నోడ్ల యొక్క అతి తక్కువ విలువ మీరు ఈ వ్యూహాన్ని పరిశీలిస్తే ఇక్కడ మూడు లీఫ్ నోడ్లు ఉన్నాయని మీరు చూడవచ్చు D D మరియు W వాటిలో చెత్త D అందువల్ల వ్యూహం యొక్క విలువ D లేదా 0 ఈ సందర్భంలో మీరు 0 మరియు 1 ని చూస్తే వ్యూహం యొక్క విలువ 0 ఇప్పుడు వాటిలో ఏవీ విజయవంతమైన వ్యూహం కాదు గెలుపు వ్యూహం విలువ 1 ఆదర్శవంతంగా వాస్తవానికి మీరు ఒక ఆటగాడి కోసం లేదా max ఈ సందర్భంలో గెలుపు వ్యూహాన్ని కనుగొనాలనుకుంటున్నారు ఎందుకంటే మన০ ప్రోగ్రామ్ ను max కోసం వ్రాస్తున్నాము మరియు మరొకరు min నిర్వహిస్తున్నారు లేదా మీరు గెలిచిన వ్యూహాన్ని కనుగొన లేకపోతే అప్పుడు కనీసం మీరు తప్పనిసరిగా నీలం రంగులో ఉండాలి కాబట్టి ఈ ప్రశ్నతో నేను మిమ్మల్ని ఇక్కడ వదిలివేస్తాను మన০ దీనిని AND OR చెట్టుగా భావించగలమా మరియు వాంఛనీయ వ్యూహాన్ని కనుగొనడానికి A0 స్టార్ అల్గారిథమ్ను ఉపయోగించవచ్చా ఎందుకంటే ఇది OR ఎంపిక లాంటిదని మీరు చూడవచ్చు మరియు ఇది AND ఎంపిక వంటిది ఇది OR ఎంపిక వంటిది మరియు ఇది AND ఎంపిక వంటిది కాబట్టి మన০ దీనిని AND OR చెట్టుగా భావించగలమా మరియు మనం A0 అల్గారిథమ్లను ఉపయోగించవచ్చా కాబట్టి నేను ఇక్కడ ఆగిపోతాను మరియు తరువాతి తరగతిలో మన০ దానిని ఇక్కడ నుండి తీసుకుంటాము